కాబట్టి మనం ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ యొక్క కొన్ని వివరాలను తెలుసుకుందాం మరియు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనం దీని ద్వారా పనిచేసిన సంభావిత మార్గం వాస్తవానికి మనం ఇప్పటికే చర్చించిన దానితో సమానంగా ఉంటుంది దీనిని మెథడ్ ఆఫ్ మొమెంట్స్ అని పిలుస్తారు కాబట్టి మనం దానిని పునశ్చరణ చేద్దాం కాబట్టి మనకు ఏమి ఉంది మీకు గుర్తుంటే ఇది మనం మెథడ్ ఆఫ్ మొమెంట్స్ని అధ్యయనం చేయడం కోసం ఉపయోగించిన ఆపరేటర్ సమీకరణం కాబట్టి ఇక్కడ పునశ్చరణ చేసుకుందాము L అంటే ఏమిటి ఇది ఒక ఆపరేటర్ మనం ఇప్పటి వరకు చూసిన ఆపరేటర్లు సమగ్ర సమీకరణ ఆపరేటర్లు దాని లోపల సమగ్రత గుర్తును కలిగి ఉన్నారు అనేది నేను కోరుకున్న తెలియనిది మరియు అనేది కొన్ని బౌండరీ కండిషన్లతో కూడిన తెలియని ఫోర్సింగ్ ఫంక్షన్ కాబట్టి ఈ సందర్భంలో అన్ని బౌండరీ కండిషన్లతో ఎల్లప్పుడూ పేర్కొనబడాలని మనం కోరుకుంటున్నాము కనుక మనం ఇక్కడ అదే విధమైన సూత్రీకరణ సమీకరణాన్ని ప్రారంభ బిందువుగా ఊహించుకుంటాము మనం మెథడ్ ఆఫ్ మొమెంట్స్ కి వెళ్ళినప్పుడు మనం ఏమి చేసాము మొదటి దశ ఏమిటి విద్యార్థి బేసిస్ ఫంక్షన్ బేసిస్ ఫంక్షన్ ఉపయోగించాము కాబట్టి నేను చెప్పాను నేను ఈ ఫారమ్లో ఒక బేసిస్ ఫంక్షన్ల సమితిని వ్రాయగలనని చెప్పాను ఆపై నేను ఏమి చెప్పాను కాబట్టి నేను దీన్ని లోపల ప్రతిక్షేపిస్తే నాకు సమీకరణం ఈ విధంగా వచ్చింది మరియు విద్యార్థి సమానం అవును కాబట్టి మనం అలా చేయగలము కానీ ప్రాథమికంగా 2వ దశ ఏమిటి బేసిస్ మొదటి దశ విద్యార్థి టెస్టింగ్ సరియైనదా అవును టెస్టింగ్ చేయాలి కాబట్టి నేను బేసిస్ ఫంక్షన్లు కలిగి ఉన్నాను మరియు తదుపరి దశ టెస్టింగ్ ఫంక్షన్లు కనుక నేను ఏమి చేసాను నేను లోపలి ఉత్పత్తిని తీసుకున్నాను కాబట్టి అంతర్గత ఉత్పత్తిని తీసుకోవాలి ఇప్పుడు ఏమి జరిగింది కాబట్టి ఈ సమ్మేషన్ వెలుపల ఉండిపోయింది కాబట్టి ఇది స్థిరంగా ఉండే సంఖ్య మరియు ఇక్కడ టెస్టింగ్ ఫంక్షన్ వచ్చింది ఇది సమీకరణం యొక్క ఎడమ చేతి వైపు మరియు కుడి వైపు tm మరియు f యొక్క అంతర్గత ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ భాగం అందరికీ సుపరిచితమే అప్పుడు మనం పరిగణించిన సరళమైన టెస్టింగ్ ఫంక్షన్ ఏమిటి విద్యార్థి డెల్టా అవును డెల్టా ఫంక్షన్ కాబట్టి మీరు సరళమైన టెస్టింగ్ ఫంక్షన్ని తీసుకుంటే కాబట్టి దానిని నేను గా వ్రాసాను కాబట్టి ఈ అంతర్గత ఉత్పత్తి మరియు ఈ అంశాలన్నీ కలిపి మనకు ఏం లభిస్తుంది ఈ అంతర్గత ఉత్పత్తి ఉండదు సమగ్రత కూడా పతనం అవుతుంది కనుక నాకు ఫై n వస్తుంది ఆ తరువాత ఎడమ చేతి వైపు ఏం వస్తుంది L మరియు bn ఉంటాయి ఇంకా ఏం ఉంటాయి m ఎక్కడ వస్తుంది నేను ఏం వ్రాయాలి విద్యార్ధి rm rm ఇంకా ఎవన్నా సూచనలు ఉన్నాయా దీనిని bnగా వ్రాయడం తప్పుదారి పట్టించే విధంగా ఉంది ఎందుకంటే bn అనేది స్థిరాంకం rm అనేది ఒక సంఖ్య మరియు నేను ఈ సంఖ్య పైన ఆపరేటర్ ఉపయోగిస్తే అది ఫంక్షన్ పైన ఆపరేటర్ను ఉపయోగించడానికి సమానం కాదు కాబట్టి సాంకేతికంగా దీనిని వ్రాసే సరైన విధానం ఏమిటంటే ఇది rrm వద్ద మూల్యాంకనం చేయబడింది అంటే మీరు L ని bm పైన ఉపయోగించాలి మీకు లభించిన సమాధానంలో rని rmతో ప్రతిక్షేపించి చేయాలి ఇది వ్రాయడానికి ఒక చిన్న మార్గం ఉంది మీరు bn అని వ్రాయవచ్చు కానీ దాని అర్థం ఏమిటో మీకు స్పష్టంగా తెలియాలి మరియు కుడి చేతి వైపు ఏం అవుతుంది దీనిని మనం సులభంగా వ్రాయవచ్చు ఎందుకంటే ఇది సాధారణ ఇంటిగ్రేల్ f అవుతుంది కాబట్టి ఉదాహరణకు L r యొక్క రెండవ ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఈ ఆపరేటర్ సమీకరణం నేను దీన్ని ఈ పద్ధతిలో ఎందుకు వ్రాసానో ఇప్పుడు మీరు చూడవచ్చు కాబట్టి నేను దీన్ని ఒక టెస్టింగ్ ఫంక్షన్ ద్వారా గుణించినప్పుడు ఆపై అది టెస్టింగ్ యొక్క అర్థం ఎడమ వైపు విలువ ఏమిటి కాబట్టి ఇది వద్ద మూల్యాంకనం చేయబడుతుంది ఇది మాత్రమే సమగ్రత లోపల మనుగడ సాగిస్తుంది కాబట్టి ఇది ఇక్కడ మీ టెస్టింగ్ ఫంక్షన్ మరియు మనం కలిగి ఉన్న పద్ధతికి పేరు పాయింట్ మ్యాచింగ్ గా ఇవ్వబడింది పాయింట్ మ్యాచింగ్ అనేది మనం ఇచ్చిన పేరు మీరు ఈ సమయంలో ఆగిపోవచ్చు మరియు ఇది ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్స్ అని పిలువబడే పద్ధతుల యొక్క ప్రసిద్ధ సెట్కు దారితీస్తుంది కాబట్టి ఇది కూడా పరిమితమైనదిగా ఉంటుంది కాబట్టి ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్స్ ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటి మీరు ఈ ఉదాహరణను ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి విశ్లేషణాత్మక ఉత్పన్నాలను లెక్కించకూడదు మరియు ఒక బిందువులో మూల్యాంకనం చేయబడిన ఫై యొక్క రెండవ ఉత్పన్నం మీకు తెలుసు కానీ నేను దీన్ని ఫంక్షన్ విలువల పరంగా పరిమిత తేడాల పరంగా మాత్రమే వ్రాయాలనుకుంటున్నాను అప్పుడు నేను దీన్ని ఏమని వ్రాస్తాను అంటే ఇది fకి సమానం అవుతుంది కాబట్టి ఇలా మీరు వివిధ విలువల కోసం దీన్ని పునరావృతం చేయవచ్చు మరియు మీరు లోని ప్రతి విలువకు సమీకరణాల సమితిని పొందుతారు అంటే కుడి వైపున సమీకరణాల సమితిని పొందుతారు కాబట్టి ఇది ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్స్ పేరుతో పిలువబడుతుంది మనం ఈ కోర్సు యొక్క మూడవ మాడ్యూల్కి వచ్చినప్పుడు వీటిని వివరంగా పరిశీలిస్తాము సరే కానీ నేను ఇక్కడ బ్రాంచ్ యొక్క ఒక బిందువును గుర్తిస్తున్నాను కాబట్టి మెథడ్ ఆఫ్ మొమెంట్స్కి మనం కలిగి ఉన్న అదే ఫ్రేమ్వర్క్ని మనం ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్స్ కోసం కూడా ఉపయోగిస్తాముప్రశ్న ఏదైనా ఉందా 2r2 ఎక్కడ ఉండాలి rm1 ఆ కాదు అవును మీరు చెప్పినట్టుగా 2rm1 rm 12 ఇదే నా మీరు చెప్పేది అవును మీరు ఊహిస్తున్నట్లుగా వీటి మధ్య దూరం విలువ ఒకటి అది మరింత ఖచ్చితంగా చెప్పడం మంచిది అవును మీరు ప్రశ్నించినట్టుగా నోడ్ బిందువుల మధ్య విభజన విలువ ఏమిటి అవును కాబట్టి మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు సాధారణంగా దీన్ని కేవలం 2కి సెట్ చేయకుండా జాగ్రత్త వహించాలి మరియు ఇక్కడ ఈ పదాన్ని మరచిపోకూడదు సరే ఎందుకంటే సంపూర్ణంగా అంటే మీ స్కేలింగ్ మొత్తంగా మీరు ఏమి చేసినా అది స్థిరమైన మార్గంలో చేయాలి ఎందుకంటే మీరు ఇంతకు ముందు సమగ్ర సమీకరణ పద్ధతుల్లో చూసినట్లుగా నేను నా డిస్క్రెటైజేషన్ను మరింత చిన్న చిన్నగా చేసినందున నాకు మరింత ఖచ్చితమైన సమాధానాలు లభిస్తాయి కాబట్టి ఆ డిస్క్రెటైజేషన్ అనేది నోడ్ల మధ్య వ్యత్యాస దూరానికి అనువదిస్తుంది కాబట్టి నేను ఒక పరిమిత వ్యత్యాసంతో ఒక ఉత్పన్నాన్ని అంచనా వేస్తున్నాను కాబట్టి హారం ముఖ్యమైనది కనుక మీరు దాని గురించి జాగ్రత్తగా వ్రాయాలి ఈ కారకాన్ని ఇక్కడ హారంలో చేర్చని వ్యక్తులు వారు కుడి వైపున ఉన్న న్యూమరేటర్లో చేర్చారు ఈ సమీకరణం వెనుక ఉన్న ఆలోచన ఒక ఉత్పన్నం యొక్క పరిమిత వ్యత్యాసం ఉజ్జాయింపు ఫార్వర్డ్ డిఫరెన్స్ సెంట్రల్ డిఫరెన్స్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అనేవి మీరు డెరివేటివ్ని అంచనా వేసే మార్గాలు మీరు దీనిని రెండు సార్లు మీరు ప్రయోగిస్తే మీకు ఈ వ్యక్తీకరణ లభిస్తుంది అయితే ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్ అధ్యయనం చేయడానికి మనకు ప్రత్యేకమైన మాడ్యూల్ ఉంటుంది కాబట్టి మేము దీని గురించి మరింత చెప్పడం లేదు కాబట్టి ఇదే ఫ్రేమ్వర్క్ మనం ఉపయోగించబోతున్నాము మరియు FEM గురించి మరింతగా చర్చించుకుందాము FEM అంటే ఇది టెస్టింగ్ ఫంక్షన్ని బేసిస్ ఫంక్షన్కి సమానంగా సెట్ చేస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా గోల్డెన్ రూల్ కాదని నా ఉద్దేశ్యం కానీ FEM చేయడానికి ఇది మరింత సాధారణ మార్గం మీరు టెస్టింగ్ మరియు బేసిస్ ఫంక్షన్లను ఒకే విధంగా ఎంచుకోవాలి మరియు దీనిని మనం ఇంతకు ముందు ప్రస్తావించిన గాలెర్కిన్ యొక్క పద్ధతి అని కూడా అంటారు కాబట్టి నేను ఈ సమీకరణాన్ని ఇక్కడ చూసినప్పుడు మునుపటి స్లయిడ్ నుండి ఒక విషయాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నాను నేను ఈ మొత్తం సమీకరణాన్ని మరింత సరళమైన రూపంలో తిరిగి వ్రాయగలను కాబట్టి ఈ సమీకరణంతో నేను చెప్పేది ఏమిటంటే నేను ఈ సమీకరణాన్ని కొన్ని వివిక్త బిందువులు వద్ద అమలు చేస్తున్నాను కాబట్టిఇక్కడ అక్షం ఈ విధంగా ఉంటుంది ఇది r నేను ఇక్కడ సాధారణ బిందువుల గ్రిడ్లో మీకు తెలిసిన కొన్నింటిలో మాత్రమే అమలు చేస్తున్నాను కానీ ఇక్కడ ఇక్కడ ఇక్కడ మరియు కుడివైపున ఉన్న ఇంటర్మీడియట్ బిందువుల వద్ద ఏమి జరుగుతుందో నేను ఏమీ చెప్పడం లేదు కాబట్టి సహజమైన ప్రశ్న ఏమిటంటే కొంచెం ఎక్కువ ఖచ్చితత్వాన్ని పొందడానికి ఏదైనా మార్గం ఉందా కనుక దీనితో మనం ఏమి చేయగలము ఇది మనం ముందు చూసిన సమీకరణం నేను ఏమి చేస్తాను అంటే దీన్ని ఈ రూపంలో తిరిగి వ్రాయనివ్వండి ఇంతకుముందు మేము దీన్ని కేవలం ఒక సమయంలో అమలు చేస్తున్నాము ఇప్పుడు మేము చెప్పేది మంచి ఖచ్చితత్వాన్ని పొందడానికి నేను డెల్టా ఫంక్షన్ కాకుండా వేరే టెస్టింగ్ ఫంక్షన్ని ఉపయోగించబోతున్నాను మరియు అది మనం ఇక్కడ ఉన్న బేసిస్ ఫంక్షన్కు సమానం కాబట్టి ప్రాథమికంగా దీని అర్థం ఏమిటి దీని అర్థం ఇది ఇంటిగ్రేల్ ఇది టెస్టింగ్ ఫంక్షన్ కనుక మునుపటి 2 దశ బేసిస్ ఫంక్షన్తో టెస్టింగ్ మాదిరిగానే ఉంటుంది ఈ సందర్భంలో టెస్టింగ్ ఫంక్షన్ అనేది బేసిస్ ఫంక్షన్గా ఉంటుంది కాబట్టి నేను రాయడం కొనసాగిస్తాను మన దగ్గర ఉన్న డొమైన్ ఏమిటి ఇది కంప్యూటేషనల్ డొమైన్ అని చెప్పుకుందాం దాన్ని అని పిలుద్దాం ఇప్పుడు FEM అంతటా కీలకమైన లక్షణాలలో ఒకటి ఏమిటంటే ఈ బేసిస్ ఫంక్షన్లు లేదా టెస్టింగ్ ఫంక్షన్లు అవి సబ్ డొమైన్ ఫంక్షన్లు అంటే అవి కొన్ని చిన్న ప్రాంతంలో మాత్రమే సున్నా కాదు కాబట్టి ఉప డొమైన్ బేసిస్ మరియు టెస్టింగ్ ఫంక్షన్లు సరే కనుక సూత్రప్రాయంగా ఈ సమగ్రత మొత్తం విషయంపై ఉంటుంది అయితే ఇది ముఖ్యమైనది ఎందుకంటే కొన్ని చిన్న ప్రాంతంపై మాత్రమే సున్నా కాదు ఇది 0 ఉన్న ప్రాంతం అని చెప్పుకుందాం క్షమించండి మేము దీనిని సున్నా కాని ఈ సిగ్మా m అని పిలుస్తాము కాబట్టి మేము దీనిని bm యొక్క మద్దతు అని పిలుస్తాము మద్దతు అంటే స్పేస్లో అది సున్నా కాని వెలుపల ఉన్న ప్రాంతం 0 సరే కాబట్టి త్రిభుజాలుగా విభజించబడిన ఆ విమానాన్ని మనం చూసిన మొదటి చిత్రంలో ప్రతి త్రిభుజం ఈ ఒక mwmగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలతో కూడి ఉంటుంది సరే కాబట్టి ఇప్పుడు మేము మునుపటి పద్ధతిలో ఈ డెల్టా పరీక్షను అమలు చేస్తున్నామని చెప్పడం ద్వారా ప్రారంభించాము ఇది కొన్ని వివిక్త బిందువుల వద్ద అవకలన సమీకరణాన్ని అమలు చేస్తోంది ఇప్పుడు నేను ఈ సమీకరణానికి మనం ఏం వివరణ ఇవ్వగలం కాబట్టి ఇది నేను అమలు చేయాలనుకుంటున్న అవకలన సమీకరణం అయితే నేను దీనిని రెసిడ్యు గా భావించవచ్చు అంటే ఇది సున్నా కాకపోతే అవకలన సమీకరణం పూర్తిగా పాటించడం లేదు మరియు నేను ఈ మొత్తం సమగ్రత యొక్క వెయిట్ దీన్ని తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు స్పేస్లోని ప్రతి బిందువులో ఈ రెసిడ్యు 0 అని నేను నొక్కి చెప్పడం లేదు అయితే ఈ డొమైన్పై సగటు బరువుతో దాన్ని 0కి అమలు చేయండి ప్రతి r కోసం చాలా బలమైన పరిస్థితి అని చెప్పడం నుండి ఇది చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి మేము దానిని బలహీనపరుస్తున్నాము మీరు చేయగలరని మేము చెబుతున్నాము ఇది సగటు కోణంలో సున్నా కాని విలువలకు వెళ్లడానికి నేను మిమ్మల్ని కూడా అనుమతిస్తాను ఉదాహరణకు 1 పల్స్ ఫంక్షన్ లాగా ఉంటే నేను సగటు రెసిడ్యు 0 అని చెప్తున్నాను అది ఈ సమీకరణం యొక్క అర్థం కానీ సాధారణంగా పల్స్ ఫంక్షన్ కాకుండా వేరే క్లిష్టంగా ఉండచ్చు కాబట్టి నేను కొంచెం భిన్నమైన వ్యాఖ్యానాన్ని ఇస్తున్నాను ఎందుకంటే అది FEM సంఘం మనం ఇదివరకే చెప్పుకున్న మెథడ్ అఫ్ మొమెంట్స్ కి వివరణ ఇవ్వడం లాంటిది కాబట్టి ఇక్కడ మనం మెథడ్ ఆఫ్ మొమెంట్స్ని పొందినప్పుడు మనకు ఈ వెయిట్డ్ రెసిడ్యుల్ వివరణ లేదు అనేది b ఆధారంగా అంచనా వేయబడిందని మేము చెప్పాము ఆపై నేను వెంట పరీక్ష చేస్తానుఇది మనకు కావలసిన వ్యక్తీరణ పరిమిత మూలకం వ్యక్తులు వారు కొద్దిగా భిన్నమైన మార్గం ద్వారా ఇదే సమీకరణానికి చేరుకున్నారు మరియు వారి వివరణ వెయిటెడ్ రెసిడ్యుగా ఉంటుంది సమీకరణాలు ఒకే విధంగా ఉంటాయి ఇది ఇచ్చిన వ్యాఖ్యానం భిన్నంగా ఉంటుంది కానీ మీరు FEMలో పేపర్లు మరియు పాఠ్య పుస్తకాలను చదివితే వారు దానిని వెయిటెడ్ రెసిడ్యుల్ పద్ధతి అని పిలుస్తారు మీరు చదివినప్పుడు గందరగోళానికి గురికాకూడదు ఇది ప్రాథమికంగా MOM మెథడ్ ఆఫ్ మూమెంట్స్ అని మీరు గ్రహించాలి ఒకే విషయాన్ని వేర్వేరు పేర్లతో మరియు విభిన్న ఫ్రేమ్లతో పిలుస్తున్నారు కాన్సెప్ట్ అదే బేసిస్ ఫంక్షన్ మరియు టెస్టింగ్ ఫంక్షన్ ఉంటాయి అవును మనం దానిని బరువుగా ఉండే అర్థంలో 0గా అమలు చేస్తున్నాము విద్యార్థి కాబట్టి మనం విచ్ఛిన్నం చేస్తే లేకపోతే మనం బయట 0 ఉన్నందున ఇది పర్వాలేదు మీరు దీనిని ఒమేగా అని కూడా పిలవవచ్చు పర్వాలేదు కాబట్టి ఇప్పుడు మీ ఫై ఇక్కడ బేసిస్ ఫంక్షన్లో ఈ విస్తరణ నుండి వస్తోంది కాబట్టి ఈ సమీకరణంలో ఎన్ని తెలియనివి ఉన్నాయి విద్యార్థి n n సమీకరణాలు ఎన్ని n సమీకరణాలు మరియు ఎన్ని సమీకరణాలు ఇది ఎన్ని సమీకరణాలు నా ఉద్దేశ్యం కి ఇచ్చిన ఎంపిక కోసం ఇది కేవలం ఒక సమీకరణం విద్యార్థి అవును ఇది ఒక సమీకరణం కాబట్టి FEM యొక్క ప్రాథమిక ఫ్రేమ్ వర్క్ మీ మొత్తం డొమైన్ను మీకు తెలిసిన వాటిగా విభజించడం విద్యార్థి n అవును ఇలా డాట్ డాట్ డాట్గా విభజించాలి కాబట్టి m అనేది 1 నుండి Nకి సమానం కోసం పునరావృతం చేస్తే మీరు సమీకరణాల వ్యవస్థను పొందుతారు మరియు ఇక్కడ x అంటే ఏమిటి x తో కూడిన నిలువు వెక్టార్గా ఉంటుంది అది నాకు తెలియదు ప్రతి టెస్టింగ్ ఫంక్షన్ నాకు ఒక సమీకరణాన్ని ఇస్తుంది మరియు నేను అలాంటి విభిన్న ఫంక్షన్లు కలిగి ఉన్నాను కాబట్టి అది మనం ఉపయోగించే తత్వశాస్త్రం మనం ఈ బేసిస్ ఫంక్షన్లను ఎలా ఎంచుకుంటాము కాబట్టి ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ కి ఈ బేసిస్ ఫంక్షన్లు కంటిన్యుయిటి మరియు డిఫ్ఫరెన్షియబిలిటీ యొక్క నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉండాలి వీటిని మనం తరువాత చూస్తాము కాబట్టి మీరు వీటిని ఎంచుకోలేరని మీకు చెప్పడానికి మీరు ఈ బిఎమ్bm'sలను కొన్ని యాదృచ్ఛిక పద్ధతిలో ఎంచుకోలేరు అవి కొన్ని మంచి గణిత లక్షణాలను కలిగి ఉండాలి సరే కంటిన్యుయిటి మరియు డిఫ్ఫరెన్షియబిలిటీ ఈ ఫంక్షన్లను కలిగి ఉండవలసిన కొన్ని ప్రసిద్ధమైనవి ఇప్పుడు ఇప్పటివరకు నేను దీన్ని చాలా వియుక్తంగా మనకు తెలిసిన L ఆపరేటర్ ఉపయోగించి వ్రాస్తున్నాను కానీ మనం మరింత నిర్దిష్టంగా చూడాలనుకుంటున్నాము కాబట్టి ఈ L ఆపరేటర్కి ఉదాహరణ ఏమిటి చాలా సులభమైన ఉదాహరణ మాక్స్వెల్ సమీకరణాలు మొదటి రెండు మాక్స్వెల్ సమీకరణాలు మనం E మరియు H వంటి ఒక వేరియబుల్ని తొలగించగలము నేను Hని తొలగించి దానిని E పరంగా వ్రాయవచ్చు కాబట్టి ఉదాహరణకు ఏమిటి మరియు ఎల్లప్పుడూ r యొక్క ఫంక్షన్ సరే ఇప్పుడు నేను తదుపరి సమీకరణాన్ని ఉపయోగించాలనుకుంటే నేను ఏమి చేయాలి నేను ఇక్కడ ఎడమ వైపున కర్ల్ తీసుకుంటే నేను కుడి వైపున ఉన్న కర్ల్ని ఉపయోగించవచ్చా కాదు ఎందుకంటే నాకు తెలుసు నాకు తెలియదు కాబట్టి నేను ఏమి చేయగలను అవును నేను చేస్తాను ఏమవుతుంది ప్లస్ J ఉంటుంది J అనేది 0 అని భావించండి కాబట్టి దానిని ఇక్కడ వ్రాద్దాం

కాబట్టి ఈ మొత్తం విషయాన్ని ఇలా సరళీకరించవచ్చు కాబట్టి మీకు ఇప్పుడు ఎడమ వైపున ఉన్నది నిజానికి మీ ఆపరేటర్ L కాబట్టి ఆపరేటర్ నేను దీన్ని ఇలా వ్రాయగలను అవును కాబట్టి ఇది నా L ఆపరేటర్కి ఉదాహరణ మరియు E సరే నాకు కరెంట్ టర్మ్ ఉంటే అది ఎక్కడికి వెళ్తుంది ఈ J పదం సున్నా కాకపోతే అది ఎక్కడికి వెళుతుంది అది కుడి వైపున నా f అవుతుంది ఎందుకంటే విద్యుత్ క్షేత్రం లేదు కనుక అది కుడి వైపున వస్తుంది కాబట్టి మనం కుడి వైపున సున్నా కాని ఉదాహరణలను చూశాము కానీ మనం ఇప్పటికే అధ్యయనం చేసిన దాని నుండి ఈ సమీకరణంలో మీరు గమనించగలిగే ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే ఆపరేటర్లో సమగ్ర సమీకరణం లేదు నా ఉద్దేశ్యం ఆపరేషన్లో సమగ్ర సంకేతం లేదు ఇది పూర్తిగా దేనితో చేయబడింది డెరివేటివ్స్ విద్యార్థి 0 కదా అవును అది కుడి వైపున 0 స్థానంలో వస్తుంది నిజానికి కరెంట్ ఉన్నట్లయితే అది కుడి వైపున ఉంటుంది కాబట్టి ఇది మొత్తానికి క్రమబద్ధీకరించబడింది ఇది మీ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ యొక్క ప్రాథమిక సెటప్ మొదట బేసిస్ ఫంక్షన్లు ఉప డొమైన్గా ఉంటాయి ఇది కీలకమైన అంశం తరువాత మీ ఆపరేటర్ డిఫ్ఫరెన్షియల్ ఆపరేటర్ కాబట్టి దాని పరిష్కారంలో గ్రీన్ ఫంక్షన్ ప్రమేయం లేదు నేను సమగ్ర సమీకరణాన్ని పొందినప్పుడు నాకు ఇది కావాలి అంటే గ్రీన్ ఫంక్షన్ అక్కడ పరిష్కారంగా కనిపిస్తుంది మరియు దీని నుండి చిన్న భాగం స్పష్టంగా లేదు కానీ మనం ఉదాహరణలను తీసుకున్నప్పుడు అవి పరిశీలిస్తాము కాబట్టి ఇది ప్రాథమిక ఫ్రేమ్వర్క్ దీనితో మనం ముందుకు సాగి ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ ని కొంచెం ఎక్కువ అధ్యయనం చేస్తాము కాబట్టి తదుపరి మాడ్యూల్స్లో కి ఉదాహరణలు మరియు సందర్భాలు పరిశీలిస్తాము మనం ఒక చిన్న సమీకరణాల వ్యవస్థను ఎలా చేరుకుంటాము 1 D మరియు 2 D ఉదాహరణలతో దాన్ని ఎలా పరిష్కరిస్తాము అనేది తెలుసుకుంటాము ఇప్పటివరకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనిస్తే దాదాపుగా మనకు కనిపించే ప్రతి ఒక్క కొత్త పద్ధతిలో మేము ఎల్లప్పుడూ మాక్స్వెల్ సమీకరణాల నుండి ప్రారంభించి దానిని అవకలన మార్గం లేదా సమగ్ర మార్గం ద్వారా తీసుకుంటాము ఆపై వాటి నుండి విభిన్న పద్ధతులు వస్తాయి మీరు తెలుసుకోవలసినది ప్రారంభ స్థానం మాక్స్వెల్ సమీకరణాలు మరియు కొద్దిగా వెక్టర్ కాలిక్యులస్